ఈ పాఠంలో మనం టైమింగ్ డ్రివెన్ ప్లేస్మెంట్ గురించి మాట్లాడుతాము మునుపటి పాఠంలో మనం ఫాల్స్ పాత్లనును గుర్తించడానికి ఒక సర్క్యూట్ యొక్క స్టాటిక్ అనాలిసిస్ చేసే వివిధ సమయ సమస్యల గురించి మాట్లాడాము తద్వారా కొన్ని సమయ సంబంధిత పరిమితులు సంతృప్తి చెందుతాయి మరియు ఉల్లంఘనలు ఉంటే కొన్ని చర్యలు తీసుకోవచ్చు తరువాత మనం ఏ విధమైన చర్యలు తీసుకోవాలో చూద్దాం తరువాత కొన్ని ఫిజికల్ డిజైన్లను లేదా లేఅవుట్లో కొన్ని భౌతిక మార్పులను చర్చిస్తున్నప్పుడు ఈ సమయంలో బడ్జెట్లను చేర్చవచ్చు లేదా మార్పులు చేయవచ్చు ఇప్పుడు ఇక్కడ ఈ పాఠంలో మనకు ఇవ్వబడిన కొన్ని సమయ పరిమితులకు లోబడి బ్లాకులను ఎలా ఉంచవచ్చో చూద్దాం కాబట్టి ఇది టైమింగ్ అల్గోరిథంలు లేదా ప్లేస్మెంట్ అల్గోరిథంలకు మించినది అంటే మనం ఇంతకుముందు చర్చించినప్పుడు ఆ సమయంలో మనం టైమింగ్ సమస్యలను పరిగణించలేదు మనం నెట్లిస్ట్ అవసరం బ్లాక్ల పరిమాణాలు పిన్ల స్థానం మరియు మొదలైనవాటిని చూశాము మరియు మన లక్ష్యం లేఅవుట్ పరిమాణాన్ని తగ్గించడం మరియు ఇంటర్ కనెక్షన్ పొడవు లేదా వ్యయాన్ని తగ్గించడం రెండింటిలో కొంత బరువు కానీ ఇప్పుడు మూడవ పారామీటర్ సమయ పరిమితి కూడా వస్తుంది కొన్ని సమయ పరిమితులు నెరవేరే విధంగా బ్లాక్లను ఉంచాలి ఇక చూద్దాం కాబట్టి టైమింగ్ డ్రివెన్ ప్లేస్మెంట్ TDP అని సూచిస్తాము అవి సర్క్యూట్ డిలేని ఆప్టిమైజ్ చేయడానికి ప్రయత్నిస్తాయి తప్పనిసరిగా ప్రాంతం మరియు వైర్ పొడవు మాత్రమే కాకుండా అన్ని సమయ పరిమితులను నెరవేర్చుటకు చేయబడింది కాబట్టి కొన్ని సమయ పరిమితులు ఫాల్స్ పాత్కి అనుగుణంగా ఉంటాయని మనం చూశాము కాబట్టి చివరికి ప్రాథమికంగా చెప్పేది ఏమంటే సాధ్యమైనంత ఎక్కువ క్లాక్ ఫ్రీక్వెన్సీని సాధించాలనుకుంటున్నాము అది మన చివరి లక్ష్యం కాబట్టి దీని కోసం మనం స్టాటిక్ టైమింగ్ ఎనలైజర్ను ఒక సాధనంగా ఉపయోగించాలి కాబట్టి STA మీకు ఇచ్చేది క్రిటికల్ నెట్లు ను గుర్తించడానికి ఉపయోగపడుతుంది మళ్ళీ నేను ముందు చెప్పినట్లుగా మీరు కొంత పునరావృతం చేయవలసి ఉంటుంది ఎందుకంటే మీరు స్టాటిక్ అనాలిసిస్ చేసినప్పుడు మీరు ఇంటర్కనెక్షన్ల యొక్క కొన్ని అంచనాలతో ప్రారంభిస్తున్నారు కాబట్టి మీరు ప్లేస్మెంట్ చేయకపోతే ఈ అంచనాలను ఎక్కడినుంచి పొందుతారు కాబట్టి ఇది వాస్తవానికి ఒకదానితో ఒకటి విలీనం అవ్వాలి ఇది పునరావృత ప్రక్రియ అవుతుంది కాబట్టి టైమింగ్ డ్రివెన్ ప్లేస్మెంట్ దీని లక్ష్యం తగ్గించడం అంటేఒకటి లేదా రెండూ పారామీటర్లు వాస్తవానికి ఇది ప్రతికూల స్లాక్ల పరంగా సమయ ఉల్లంఘనను తొలగించడానికి ప్రయత్నిస్తుంది కానీ దీనిని కొలవడానికి 2 రకాల 2 మార్గాలు ఉన్నాయి మీరు వరస్ట్ నెగిటివ్ స్లాక్ పరంగా కొలవవచ్చు పరిమాణం పరంగా ఎక్కువ ప్రతికూల విలువను కలిగి ఉన్న స్లాక్ విలువను మీరు కనుగొంటారు కనుక ఇది అక్కడ ఉన్న వరస్ట్ విలువ అంటే మీరు అన్ని ప్రతికూల స్లాక్ లను కూడవచ్చు మరియు అక్కడ మొత్తం ప్రతికూల విలువను చూడవచ్చు కాబట్టి మీరు ఏదైనా ఉపయోగించవచ్చు కాబట్టి మనం ఈ T ని టైమింగ్ ఎండ్ పాయింట్స్ సెట్ని సూచిస్తాము కాబట్టి ఈ వరస్ట్ నెగిటివ్ స్లాక్ ను నిర్వచించవచ్చు ప్రతి నెట్ టైమింగ్ ఎండ్ పాయింట్స్ స్లాక్ ఇక్కడ టౌ T కి చెందినది ఇక్కడ T టైమింగ్ ఎండ్ పాయింట్స్ సెట్ కాబట్టి టైమింగ్ ఎండ్ పాయింట్ ఏమిటి ఎప్పుడైనా మీ కాంబినేషన్ సర్క్యూట్ లో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతంలో కి మీ ఔట్పుట్లు వెళుతున్నాయి కాబట్టి ఏదో ఒక అవుట్పుట్ లేదా ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఇన్పుట్ వెళ్తున్న అవుట్పుట్ కావచ్చు కాబట్టి ఈ సూచన వీటిని సాధారణంగా టైమింగ్ ఎండ్ పాయింట్స్ అని పిలుస్తారు క్లాక్ సైకిల్లో ఏమి చేయాలి ఇది మనం పరిగణించాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రాధమిక అవుట్పుట్లు లేదా ఫ్లిప్ ఫ్లాప్ లకు ఇన్పుట్ ఏది వరస్ట్ నెగిటివ్ స్లాక్ మరియు మొత్తం నెగటివ్ స్లాక్ అంటే మీరు చూసేది కాబట్టి ఏ స్లాక్ టౌ 0 కన్నా తక్కువ ఉంటే వాటిని జోడించండి ఇవి మీరు ఆప్టిమైజ్ చేయగల 2 పారామీటర్లు వాటిలో రెండూ లేదా ఏదైనా ఇప్పుడు టైమింగ్ డ్రివెన్ ప్లేస్మెంట్ పద్ధతులను విస్తృతంగా 3 రకాలుగా వర్గీకరించవచ్చు ఒకటి నెట్ పై ఆధారపడి ఉంటుంది అంటే మీరు నెట్ ను ఒక్కొక్కటిగా చూస్తారు మొత్తం మార్గాలను చూడరు ప్రతి గేట్ అవుట్పుట్ కి ఒక ఫ్యాన్అవుట్ ఉందనుకోండి అది నెట్ మరొక గేట్ కోసం నెట్ ఉంది మరొక గేట్ కోసం మరొక నెట్ ఉంది కాబట్టి మీరు ఒక సమయంలో ఒక నెట్ను చూస్తారు మరియు నిర్దిష్ట గేట్ లేదా మాడ్యూల్ను ఆ నిర్దిష్ట నికర విలువ సమయ అవసరాల ప్రకారం ఆప్టిమైజ్ అయ్యే విధంగా ఉంచడానికి ప్రయత్నిస్తాం కానీ మళ్ళీ మీరు ఇక్కడ చేయవలసింది ఏమంటే ప్రతి నెట్ కోసం ఒకరకమైన టైమింగ్ బడ్జెట్ కలిగి ఉండాలి కాబట్టి ఇది ఉంటే గాని దీనిని మీరు సరిగ్గా చేయలేరు ఎందుకంటే ఎవరైనా నా ఈ నెట్ లో ఉండవలసిన గరిష్ట డిలే చెప్పాలి ఉదాహరణకి ఐదు నిమిషాలు అని చెప్పారు అనుకుందాం అప్పుడే అది 5 నిమిషాలు లోపు ఉందో లేదో మీరు తనిఖీ చేయగలరు రెండవ పద్ధతి మార్గం ఆధారంగా ఉంటుంది మీరు మొత్తం మార్గాన్ని చూస్తారు మరియు మీరు మార్గం యొక్క సమయాన్ని ఆప్టిమైజ్ చేస్తారు మూడవది విలీనం కావచ్చు మీరు కేవలం నెట్ లేదా మార్గాన్ని చూడరు కానీ మొత్తం సమస్యను ఒక ఫ్రేమ్వర్క్ కింద పరిగణిస్తారు నేను చెప్పినట్లు నెట్ బేస్డ్ టెక్నిక్ లో మీరు కొంత డిలే బడ్జెటింగ్ వాడతారు మీరు నెట్స్కు కొన్ని డిలే విలువలను కేటాయించాలి కాబట్టి మీరు ఈ నెట్స్కు సమయం లేదా పొడవు అప్పర్ బౌండ్ కేటాయించవచ్చు మరియు మీరు నెట్ వెయిటింగ్ కోసం కొన్ని పద్ధతులను వాడవచ్చు ఏ నెట్స్ కీలకమో మీరు గుర్తిస్తారు క్లిష్టమైన నెట్స్కు అధిక ప్రాధాన్యత లేదా అధిక వెయిట్స్ ఇవ్వవచ్చు మీరు ప్రారంభ ప్లేస్మెంట్ ఆధారంగా స్టాటిక్ టైమింగ్ అనాలిసిస్ చేయవచ్చు తద్వారా నెట్స్లో క్లిష్టతను గుర్తించవచ్చు ఏ నెట్స్ క్లిష్టమైనవో వాటికి అధిక బరువులు ఇవ్వచ్చు కాబట్టి మీరు వాటిని ఉంచినప్పుడల్లా అధిక బరువు గల నెట్స్కు ప్రాధాన్యత ఇవ్వండి నేను చెప్పినట్లుగా పాత్ బేస్డ్ టెక్నిక్ కు భిన్నంగా అన్ని టైమింగ్ క్రిటికల్ పాత్ నిర్వహించడానికి ప్రయత్నిస్తారు అంటే ఇన్పుట్ నుండి అవుట్పుట్లకు వ్యక్తిగత నెట్స్ను చూడరు ఇవి మరింత ఖచ్చితమైనవి ఎందుకంటే మీరు ఇన్పుట్ అవుట్పుట్ అవసరాలపై ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నారు వ్యక్తిగత నెట్స్ అవసరం కాదు కానీ మళ్ళీ అనుకున్న సమస్య ఏమిటంటే అనేక సర్క్యూట్ల కోసం మార్గాల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది కాబట్టి వ్యక్తిగత మార్గాలను నిర్వహించడం సాధ్యమయ్యే విషయం కాకపోవచ్చు రెండు విధానాలు అంటే నెట్ బేస్డ్ లేదా పాత్ బేస్డ్ ను ఉపయోగిస్తాయి అవి ప్లేస్మెంట్ అల్గోరిథంతో ఒకదానితో ఒకటివెళ్లాలి ఇది అమలు చేసే టప్పుడు ఒకరకం గా పెరుగుతున్నటు ఉండాలి తద్వారా మీరు ప్లేస్మెంట్ను పెంచుకోవచ్చు మరియు టైమింగ్ మరియు ఇతర సంబంధిత విషయాలు కొనసాగు విధానం సంబంధించి వెంటనే ఫీడ్బ్యాక్ పొందవచ్చు కాబట్టి టైమింగ్ మరియు ఈ ప్లేస్మెంట్ ఈ 2 ఒకదాని వెంట మరోటిపోవాలి మునుపటి కేసులా కాకుండా ఇది మొదట మరియు తరువాత ఇది చేయవలసి ఉంది కానీ ఇక్కడ మళ్ళీ ఒక సందిగ్ధం ఉందని చూసాము కాబట్టి మీరు ప్లేస్మెంట్ చేస్తే కానీ వైర్ పొడవును పొందలేరు మరియు టైమింగ్ చేయకపోతే మంచి ప్లేస్మెంట్ పొందలేరు కాబట్టి పునరుత్పాదక దశ మరియు పెరుగుదల ఉండాలి అవి కలిసి అవి ఒక దాని వెంట మరొకటి చేయాలి కాబట్టి దీనికి విరుద్ధంగా మనం మూడవ విధానాన్ని కూడా పరిగణించాము ఒక రకమైన మ్యాథమెటికల్ ఫార్ములేషన్ ఉపయోగిస్తారు కొన్ని అడ్డంకులను ఏర్పరుస్తారు ఈ పరిమితుల్లో స్టాటిక్ టైమింగ్ ఎనాలసిస్ అంతర్నిర్మితంగా STA యొక్క కొన్ని ఫలితాలను చేయవచ్చు మరియు మనం కొన్ని ఆబ్జెక్టివ్ ఫంక్షన్ వివరించి తద్వారా ఆప్టిమైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఇప్పుడు ఆచరణలోని పెద్ద పారిశ్రామిక డిజైన్లను నిర్వహించే కొన్ని పారిశ్రామిక డిజైన్ ఫ్లొ హైపర్ఫామెన్స్ డిజైన్స్ నిర్వహించ గలవు అవి ఇనిషియల్ ప్లేస్మెంట్ సమయంలో టైమింగ్ సమస్యలను కలిగి ఉండవు ఎందుకంటే మనం చెప్పినట్లు ప్లేస్మెంట్ చేయకపోతే డిలే గురించి ఖచ్చితమైన సమాచారం లభించదు అందువల్ల అవి ప్రారంభ దశలలో టైమింగ్ డ్రివెన్ మెథడ్స్ ను చేర్చరు కాని తరువాతి పునరావృత సమయంలో అలా చేస్తారు కాబట్టి ఇది అర్ధవంతమైనది సరేనా ఇప్పుడు నెట్ బేస్డ్ టెక్నిక్స్ కి వస్తే ఈ పద్ధతులు నెట్ కు సంబంధించి క్వాంటిటేటివ్ ప్రియారిటీ లను విధిస్తాయి ఇది ఒక నిర్దిష్ట నెట్ ఎంత క్లిష్టమైనదో సూచిస్తుంది లేదా మీరు కొంత డిలే బడ్జెట్ ఇవ్వవచ్చు మీరు డిలే యొక్క అప్పర్ బౌండ్ పేర్కొనగలిగితే అప్పుడు ఈ నెట్ చాలా క్లిష్టమైనదని లేదా ఈ నెట్ అంత క్లిష్టమైనది కాదు మీరు చెప్పగలరు ఇది ఒక పద్ధతి లేదా మరొక పద్ధతి ఏమంటే మీరు కొంత అప్పర్ బౌండ్ ఇస్తారు అంటే ఈ నెట్ కోసం నా గరిష్ట డిలే బడ్జెట్ ఇస్తే మీరు ఆ బడ్జెట్లో సర్దుబాటు చేయాలి దానికి 2 పద్దతులు ఉన్నాయి ఇప్పుడు ప్రారంభ దశలో నెట్ బరువులు మరింత సమర్థవంతంగా ఉంటుంది ఎందుకంటే ఆ దశలో డిలే బడ్జెట్లు అంచనా వేయడం చాలా కష్టం కాబట్టి ప్రారంభంలో కొన్ని నెట్లు ఇతర వాటి కన్నా చాలా క్లిష్టమైనవి మీరు కొన్ని బరువులు సూచిస్తారు కానీ తరువాత పునరావృత సమయంలో మీరు డిలే బడ్జెట్ల ను ఉపయోగించవచ్చు కాబట్టి టైమింగ్ ఎనాలసిస్ ఫలితాలు మరింత ఖచ్చితమైన తర్వాత మీరు డిలే బడ్జెట్ అంచనాలను కూడా పొందవచ్చు ఇప్పుడు దీని కోసం ప్రతిపాదించిన ప్రస్తుత పద్ధతులు చూద్దాం నెట్ వెయిటింగ్ అంచనాలను ఎలా వేస్తారో చూద్దాం మనం ఇంతకు మునుపు చూసిన సాంప్రదాయ ప్లేస్మెంట్ టూల్ ఇది రూటింగ్ కోసం తగినంత ఉన్న దాన్ని బట్టి మొత్తం వైర్ పొడవు మరియు రౌటబిలిటీని ఆప్టిమైజ్ చేస్తుంది అదనంగా టైమింగ్ కోసం ఈ టూల్ మొత్తం బరువున్న వైర్ పొడవును కూడా తగ్గించగలదు ఇక్కడ ఈ బరువు క్లిష్టతకు కొలమానం అవుతుంది కాబట్టి ప్రతి వైర్ పొడవుకు ఒక బరువును కేటాయించవచ్చు అధిక బరువు అంటే మరింత క్లిష్టమైనది కాబట్టి మీరు కొన్ని బరువులు కేటాయించగలిగితే మరియు వైర్ పొడవును తగ్గించే సమస్యను వెటెట్డ్ వైర్ లెంత్ మినీమైజేషన్ సమస్యకు అనువదించగలిగితే ఈ నెట్ ప్రియారిటి ను పరోక్షంగా పరిగణించవచ్చు ప్లేస్మెంట్ కోసం కాస్ట్ ఫంక్షన్ను సవరించవచ్చు ఇప్పుడు మీరు నెట్ బరువులు కేటాయించే విధానం స్టాటిక్ లేదా డైనమిక్ గా చేయవచ్చు కాబట్టి మనం ప్రతిపాదించిన కొన్ని విధానాలను చూద్దాం స్టాటిక్ నెట్ వెయిట్స్ ప్లేస్మెంట్ ప్రక్రియ ప్రారంభం కన్నా ముందు గత అనుభవాలతో సంబంధం లేకుండా అవి గుణించ బడి నందున వాటిని స్టాటిక్ అని పిలుస్తారు మరియు ప్రాసెస్ లో మారవు ఇవి ప్రాథమికంగా స్టాటిక్ టైమింగ్ అనాలిసిస్ ద్వారా లెక్కించబడే స్లాక్ విలువల ఆధారంగా అంచనా లేదా లెక్కించబడతాయి కాబట్టి ఉద్దేశం ఏమంటే ఎంత క్లిష్టమైన నెట్ అయితే అంత చిన్న స్లాక్ బరువు ఎక్కువగా ఉండాలి కాబట్టి 2 మార్గాలు ప్రతిపాదించబడి ఉన్నాయి ఒకటి నెట్ వెయిట్స్ యొక్క డిస్క్రీట్ విలువలు ఉపయోగిస్తున్నారు 2 విలువలు ఒమేగా 1 మరియు ఒమేగా 2 సంబంధిత స్లాక్ సానుకూలంగా ఉంటే ఒమేగా 1 ఇవ్వండి స్లాక్ విలువ ప్రతికూలంగా ఉంటే ఒమేగా 2 ఇవ్వండి కాబట్టి ఒమేగా 1 సాధారణంగా ఒమేగా 2 కంటే తక్కువగా ఉంటుంది ఒమేగా 2 లో ఎక్కువ బరువు ఉంటుంది కాబట్టి స్లాక్ విలువ ప్రతికూలంగా ఉంటే మీరు ఆ నెట్ కి అధిక ప్రాధాన్యత ఇస్తారు లేదా మీరు నిరంతర విలువను కలిగి ఉండవచ్చని ప్రతిపాదించే మరొ పద్ధతి ఉంది w లెక్కించుటకు 1 మైనస్ స్లాక్ డివైడెడ్ బై T పవర్ ఆల్ఫా ఇక్కడ T అనేది సర్క్యూట్లో అతి పొడవైన పాత్ డిలే మరియు ఆల్ఫా క్రిటికల్ ఎక్ష్పొనెంట్ క్రిటికెలిటి ఎక్ష్పొనెంట్ మీరు సర్దుబాటు చేయగలరు మీరు ఆల్ఫా విలువను సవరించవచ్చు మరియు దీని ద్వారా మీరు స్లాక్ లో వైవిధ్యం w విలువను ఎంత ప్రభావితం చేస్తుందో కూడా చూడవచ్చు మరికొన్ని పద్ధతులు కూడా ఉన్నాయి ఇక్కడ నెట్ వెయిట్స్ సెన్సిటివిటీ ఆధారంగా ఉంటాయి ఇది నేను ఉపయోగించిన ఎక్స్ప్రెషన్ ఇక్కడ పూర్తి వివరాలు ఇవ్వడం లేదు స్లాక్ యొక్క కొంత విలువను కంప్యూట్ చేసి ఉపయోగిస్తారు మరియు స్లాక్ టార్గెట్ అంటే టార్గెట్ స్లాక్ మీకు ఎంత స్లాక్ కావాలి ఆల్ఫా ఒక పారామీటర్ బీటా కూడా పారామీటర్ మరియు sw స్లాక్ చెప్పేది దీని అర్థం నెట్ బరువుకు మొత్తం ప్రతికూల స్లాక్ సెన్సిటివిటీ ఏమిటి అంటే నెట్ బరువు మారితే అది TNS విలువపై ఎంత ప్రభావం చూపుతుంది అదేవిధంగా మీరు TNS స్లాక్ మరియు TNS స్లాక్ కలిగి ఉండవచ్చు ఇది స్లాక్ విలువ మరియు ఇది TNS విలువ కోసం కాబట్టి నెట్ బరువులో మార్పు సంబంధిత స్లాక్ విలువపై ఎంత ప్రభావం చూపుతుంది కాబట్టి ఇవి ప్రతిపాదించబడిన కొన్ని పద్ధతులు Refer Slide Time 1454 మరియు డైనమిక్ నెట్ వెయిటింగ్ కోసం ప్లేస్మెంట్ పునరావృత సమయంలో అవి సవరించబడతాయి మరియు డైనమిక్గా మార్చబడతాయి మరియు స్పష్టంగా మరింత సమర్థవంతంగా ఉంటుంది ఎందుకంటే ప్రస్తుత పరిస్థితి ఆధారంగా బరువులు మారుస్తున్నారు మరియు కొన్ని మార్పులు చేసినప్పుడు పాత విలువలు కాలం చెల్లా వచ్చు కాబట్టి ఇది పునరుత్పాదక విలువ కాబట్టి k ఇటారేషన్ వద్ద స్లాక్ విలువను మునుపటి ఇటారేషన్ విలువ నుండి డెల్టా ఎల్ ఆధారంగా కొన్ని మార్పులు చేసి తద్వారా లెక్కించవచ్చు డెల్టా ఎల్ వైర్ పొడవులో మార్పు కావచ్చు ఈ 2 ఇటారేషన్ మధ్య జరుగుతోంది ఇది వైర్ పొడవు మరియు డిలే లో మార్పు యొక్క ప్రభావం అవుతుంది డెల్టా ఎల్ ద్వారా గుణించబడిన కొన్ని కారకాలు స్లాక్ K మైనస్ 1 వచ్చేది మీ కొత్త స్లాక్ కాబట్టి మీరు స్లాక్ ను లెక్కించిన తర్వాత wk ను లెక్కించడానికి మార్గాలు ఉన్నాయి కొన్ని పద్ధతులు ప్రతిపాదించారు మీరు కొన్ని అగ్ర క్లిష్టమైన నెట్ లను ఎంచుకోండి లేదా వర్గీకరించండి ఇది కనుక అగ్రస్థానంలో ఉంటే వేరియబుల్ vk ని కేటాయించండి లేకపోతే మీరు తక్కువ విలువను కేటాయించండి ఈ ప్లస్ 1 ను ఉపయోగించవద్దు మీరు vk ను లెక్కించిన తర్వాత నెట్ బరువును లెక్కించవచ్చు మునుపటి పునరావృతం వలె నెట్ బరువు 1 ప్లస్ vk గుణించబడుతుంది మీరు దీన్ని ఇంక్రిమెంట్ళ్ గా పెంచండి ఇవి ఉపయోగించిన కొన్ని పద్ధతులు ఇక్కడ ఇంటిగ్రేట్ విధానం ఆసక్తికరమైనది మీరు మ్యాథమెటికల్ గా మొత్తం ఆప్టిమైజేషన్ ప్రాసెస్ని వ్యక్తపరుస్తారు మరియు మీరు ఒక రకమైన లీనియర్ ప్రోగ్రామింగ్ సాల్వర్ LP సాల్వర్ తో పరిష్కారాన్ని పొందవచ్చు అంటే ఈ అడ్డంకులను తీర్చగల ప్లేస్మెంట్ ఏమిటి ఇది ఎలా పనిచేస్తుందో ఇక్కడ చూద్దాం కాబట్టి నెట్ ఆధారిత పద్ధతుల్లో సమయ అవసరాలు నెట్ బరువు లేదా పరిమితులకు మ్యాప్ అవుతున్నాయని మీరు గుర్తుంచుకోండి మార్గం ఆధారిత పద్ధతులు నేరుగా మార్గాల సమయాన్ని చూస్తాయి అయితే మార్గం ఆధారిత పద్ధతులు స్కేలబుల్ కాదు మార్గాల సంఖ్య చాలా త్వరగా పెరగవచ్చు కాబట్టి స్కేలబిలిటీ మరియు మంచి పనితీరు కోసం టైమింగ్ ఎనాలసిస్ ఆప్టిమైజ్ చేయగల పరిమితులు మరియు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ద్వారా సంగ్రహించవచ్చు ఉదాహరణకు మీరు ఇక్కడ ప్రదర్శిస్తున్నది లీనియర్ ప్రోగ్రామింగ్ ఫార్ములేషన్ ను ఉపయోగిస్తుంది కాబట్టి ఇది ఎలా పని చేస్తుంది వాస్తవానికి 2 రకాల అడ్డంకులను పేర్కొనబడింది ఒకదాన్ని భౌతిక పరిమితులు అంటారు అవి ప్లేస్మెంట్ సెల్స్ ఉన్న చోట మరియు స్లాక్ విలువకు సంబంధించిన సమయ పరిమితులు కాబట్టి అదనంగా మీరు కొన్ని అదనపు అడ్డంకులు మీకు కావాలంటే కొన్ని విద్యుత్ అడ్డంకులు కూడా చేర్చవచ్చు కాని మనం ఇక్కడ ఈ 2 ని గురించి మాత్రమే మాట్లాడుతాము భౌతిక మరియు సమయం కాబట్టి భౌతిక పరిమితి ఇవి ఏమిటో చూద్దాం సెల్స్ సమితి V మరియు నెట్స్ సమితి E ఇచ్చినప్పుడు మనం xv yv ను ఒక సెల్ v యొక్క సెంటర్ నిర్వచించాము చెందినది ఉండాలి ఈ చిహ్నం రాలేదు చూడండి చిన్న v క్యాపిటల్ V కి చెందినది కాబట్టి దీని అర్థం ఏమి నాకు సెల్ ఉందని అనుకుందాం నేను ఈ బ్లాక్ ని v అని పిలుస్తాను ఈ సెంటర్ పాయింట్ ఈ సెల్ యొక్క సెంటర్ దీని కోఆర్డినేట్ xv మరియు yv అని పిలుస్తాను Ve నెట్ E కి అనుసంధానించబడిన సెల్స్ సెట్ ని సూచిస్తుంది మరియు ఎడమ కుడి క్రింద మరియు పైన 4 సరిహద్దుల కోఆర్డినేట్లను బౌండింగ్ బాక్స్ సూచిస్తుంది కాబట్టి దీని అర్థం ఏమిటి వివరిద్దాం ఇక్కడ e నెట్ ను సూచిస్తుంది ఇది e కి బౌండింగ్ బాక్స్ అని అనుకుందాం మరియు e నెట్ ని సూచిస్తుంది కనెక్ట్ చేయడానికి కొన్ని పాయింట్లు ఉన్నాయి ఈ బౌండింగ్ బాక్స్ లో అన్ని ఇంటర్ కనెక్షన్లు ఉండేట్టుగా కొంచెం పెద్ద బౌండింగ్ బాక్స్ను ఉపయోగిస్తున్నాను ఇప్పుడు మనం కొన్ని అంచు లను ఎడమ కుడి పైన కింద పరిశీలిస్తాము దీనికి సంబంధించి ఎడమ వైపు పు x కోఆర్డినేట్ ఇది e కి ఎడమవైపు ఉంది ఇది e కి కుడివైపు ఎడమ e మరియు కుడి e కొన్ని x కోఆర్డినేట్లను సూచిస్తుంది మరియు పైన మరియు కింద కొన్ని y కోఆర్డినేట్లను సూచిస్తుంది e పైన మరియు e కింద అవి కొన్ని y కోఆర్డినేట్లను సూచిస్తాయి కాబట్టి vs పిన్ ఇతో అనుసంధానించబడి ఉన్న దీనితో మనం అడ్డంకులు ఎలా ఉన్నాయో చూద్దాం మరియు గాచివరగా డెల్టా ఎక్స్ve మరియు డెల్టా వై ve మధ్య సెంటర్ నుండి పిన్ ఆఫ్సెట్ లను సూచిస్తాయి కాబట్టి పిన్స్ ఉన్న సెంటర్ నుండి మనం బౌండింగ్ బాక్స్ ను నిర్వచించిన తర్వాత అన్ని పిన్స్ ఇందులో ఉండాలి అని ఆశిస్తాము సెంటర్ నుండి మనం డెల్టా v డెల్టా x ను x మరియు y ఆఫ్సెట్లుగా కొలుస్తున్నాము కాబట్టి ఇక్కడి నిర్బంధం ఇవి ఈ బౌండింగ్ బాక్స్ వెలుపల ఉండకూడదు అవన్నీ ఈ బాక్స్ లోపల ఉండాలి ఇప్పుడు అడ్డంకులను పరిశీలిద్దాం భౌతిక పరిమితులు మొదటి పరిమితుల సెట్ నెట్ e యొక్క ప్రతి పిన్ తప్పనిసరిగా బౌండింగ్ బాక్స్ లో ఉండాలి అని చెప్తారు ఈ 4 అడ్డంకుల ద్వారా ఇవి సంగ్రహించబడతాయి ఎడమ సెంటర్ యొక్క x కోఆర్డినేట్ ప్లస్ ఆఫ్సెట్ కి సమానం లేదా తక్కువగా ఉండాలి ఈ నెట్కు చెందిన ప్రతి v కి కొన్ని పిన్ల కోసం v తప్పక ఉండాలి అదేవిధంగా కుడివైపు కూడా అ దీనికి సమానంగా లేదా ఎక్కువగా ఉండాలి కనుక ఇది ఆ పరిధిలో ఉండాలి క్రింద కూడా y విలువకు సమానం లేదా తక్కువగా ఉండాలి పైభాగం సమానం లేదా దానికంటే ఎక్కువగా ఉండాలి అంటే ఈ v ఇమాజినరీ రెక్టాంగిల్ లోపల ఉండాలి రెండవది మీరు గుర్తు చేసుకుంటే మొత్తం నెట్ పొడవు హాఫ్ పారామీటర్ గా అంచనా వేశారు ఇది ఒక కొలమానము దీనిని హాఫ్ పారామీటర్ వైర్ పొడవు అంటారు ఇది రెక్టాంగిల్ కాబట్టి మీరు హాఫ్ పారామీటర్ తీసుకుంటారు అంటే పొడవు ప్లస్ వెడల్పు కాబట్టి ఎడమ నుండి కుడివైపు మీరు కుడి మైనస్ ఎడమ ప్లస్ టాప్ మైనస్ బాటమ్ అని చెప్పవచ్చు అది మీ హాఫ్ పారామీటర్ అవుతుంది కాబట్టి మీ హాఫ్ పారామీటర్ ఇలా లెక్కించవచ్చు కుడి మైనస్ ఎడమ ప్లస్ టాప్ మైనస్ బాటమ్ మీరు కూడా ఇలాంటి సమయ పరిమితులు జోడించవచ్చు కాబట్టి కొన్ని సంకేతాలు T గేట్ vi v0 ఇది ఇన్పుట్ పిన్ vi నుండి ఒక నిర్దిష్ట సెల్ యొక్క అవుట్పుట్ పిన్ v వరకు గేట్ డిలే అని వివరించబడింది మరియు T నెట్ e u0 v1 అనేది నెట్ డిలే సెల్ u పిన్ నుండి నెట్ డిలే కొంత అవుట్పుట్ పిన్ u0 ఇది సెల్ u నుండి వస్తోంది u0 అవుట్పుట్ పిన్ మరియు ఇది v ఇన్పుట్ యొక్క పిన్ కి వెళుతుంది దీనిని vi అంటారు నెట్ డిలే మరియు AAT నుండి మీకు స్టాటిక్ టైమ్ అనాలిసిస్ లభిస్తుంది పిన్ j లో ఇది యాక్చువల్ ఏరైవల్ టైం కాబట్టి మీరు గుర్తించగల కొన్ని సమయ పరిమితులు ఉన్నాయి మొదటిది ఏమిటంటే సెల్ v యొక్క ప్రతి ఇన్పుట్ పిన్ కోసం vi వద్ద రాక సమయం మునుపటి అవుట్పుట్ పిన్ uo ప్లస్ నెట్టి డిలే అని మీరు చెబుతున్నారు కాబట్టి vi యొక్క AAT మునుపటి అవుట్పుట్లో రాక సమయం ప్లస్ uo నుండి vi వరకు ఉన్న నెట్ డిలే ఇది స్పష్టంగా ఉంది ఇది ఒకటి అదేవిధంగా సెల్ యొక్క ప్రతి అవుట్పుట్ పిన్ v0 కు రెండవ అడ్డంకి ఉంటుంది v0 వద్ద రాక సమయం v0 వద్ద రాక సమయం ప్రతి ఇన్పుట్ యొక్క రాక సమయం ప్లస్ గేట్ డిలే కాబట్టి ఒక గేట్ వద్ద అవుట్పుట్ యొక్క రాక సమయం ఇన్పుట్ యొక్క రాక సమయం ప్లస్ గేట్ డిలే కంటే ఎక్కువ లేదా సమానంగా ఉండాలి సంబంధిత మూడవ అడ్డంకి స్లాక్ ఇది సీక్వెన్షియల్ సెల్ టౌ యొక్క ప్రతి పిన్ ని స్లాక్ అని పిలుద్దాం ఇది RAT మైనస్ AAT మధ్య వ్యత్యాసంగా లెక్కించబడుతుంది కాబట్టి మనం RAT మరియు AAT మధ్య వ్యత్యాసంగా లెక్కించే ప్రతి టైమింగ్ పాయింట్ స్లాక్ నిర్వచనమౌతుంది కాబట్టి మీరు ఈ RAT మరియు AAT లెక్కింపు స్టాటిక్ టైమింగ్ ఎనాలసిస్ చూశారు అవి ఒకరకమైన ఫంక్షన్ గా అందుబాటులో ఉండాలి అవసరమైనప్పుడు మీరు ఆ విలువను పొందగలగాలి కాబట్టి స్టాటిక్ టైమింగ్ ఎనలైజర్ అందుబాటులో ఉందనుకుందాం వాస్తవానికి స్లాక్ అప్పర్ బౌండ్ విలువ 0 కి ఉంది ఎందుకంటే మీరు సానుకూల స్లాక్ వద్దనుకుంటున్నారా అని అర్థం ఎందుకంటే మీరు ఇంతకు ముందు చూశారు మనం 0 స్లాక్ అల్గోరిథం వంటివి ఉపయోగిస్తాము తద్వారా మనం అన్ని స్లాక్ విలువను 0 కి దగ్గరగా ఉంచడానికి ప్రయత్నిస్తాము కాబట్టి మీరు అప్పర్ బౌండ్ విలువ 0 లేదా చిన్న సానుకూల విలువను వాడి తద్వారా అన్నీ స్లాక్ విలువలు ఆ పరిధిలో 0 కి దగ్గరగా ఉంచుతారు కాబట్టి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ 3 రకాలు వాటిలో 3 ఇక్కడ చూపించబడ్డాయి మీరు మరికొన్ని జోడించవచ్చు మొదటిది మొత్తం ప్రతికూల స్లాక్ ను ఆప్టిమైజ్ చేయడం మొత్తం ప్రతికూల స్లాక్ను ఇలా వ్యక్తీకరించవచ్చు పిన్స్ టౌ అనేది సెల్ టౌ యొక్క పిన్ల సెట్ మరియు T అనేది అన్ని సీక్వెన్షియల్ ఎలిమెంట్స్ లేదా ఎండ్ పాయింట్ల సమితి కాబట్టి మీరు అన్ని సిస్టమ్స్ యొక్క స్లాక్ ను లెక్కిస్తారు ఒక విషయం ప్రస్తావించబడలేదు ఇది మొత్తం నెగటివ్ స్లాక్ అయితే స్లాక్ టౌ p 0 కి సమానం లేదా తక్కువ ఉండాలి అనే మరొక షరతును కూడా మనం ప్రస్తావించాల్సి ఉంటుంది స్లాక్ టౌ పి 0 కి తక్కువ లేదా సమానంగా ఉంటుంది అనే అంచనా పరంగా అవరోధం ఉంది కాబట్టి ఇది 0 లేదా ప్రతికూలంగా ఉంటుంది ఇది ఎప్పటికీ సానుకూలంగా ఉండదు ఈ పరిస్థితిలో మీరు దీనిని ఊహించ వచ్చు స్లాక్ టౌ పి కూడగా మీకు మొత్తం ప్రతికూల స్లాక్ ఇస్తుంది రెండవ షరతు మీరు వరస్ట్ నెగిటివ్ స్లాక్ ని ఆప్టిమైజ్ చేయవచ్చు మాక్స్ WNS మీరు లెక్కించగలిగే ఎక్స్ప్రెషన్ మీకు తెలిసినది కాబట్టి WNS అన్ని టౌ పి లకు స్లాక్ టౌ పి కి తక్కువ లేదా సమానంగా ఉంటుంది మరియు మీరు కొన్ని వెయిట్డ్ కాంబినేషన్ ను చేయవచ్చు నెట్ వైర్ల మొత్తం పొడవు మొత్తం మరియు వరస్ట్ నెగిటివ్ స్లాక్ WNS కాబట్టి మీరు ఈ Le అన్ని నెట్స్ యొక్క హాఫ్ పారామీటర్ వైర్ పొడవుగా ఉపయోగించవచ్చు మరియు మీరు ఈ వైర్ WNS నెగటివ్ స్లాక్ ఉపయోగించవచ్చు కాబట్టి పారామీటర్ ఆల్ఫా 0 మరియు 1 మధ్య ఉండొచ్చు కాబట్టి మీరు ఈ ప్రాంతం యొక్క ప్రభావం నెట్ యొక్క పొడవు మరియు స్లాక్ ను నియంత్రించవచ్చు కాబట్టి ఇవి ఇక్కడ ఉపయోగించబడే విలక్షణమైన ఆబ్జెక్టివ్ ఫంక్షన్లు కాబట్టి ఇక్కడ మనం కొన్ని విషయాలు చూశాము సమయ లక్షణాన్ని లేదా సమయ పారామీటర్లను దృష్టిలో ఉంచుకుని ప్లేస్మెంట్ ఎలా చేయవచ్చో మేము చూశాము మనం ఇంతకు ముందు ప్లేస్మెంట్ చేసినప్పుడు టైమింగ్ను విస్మరించాము బ్లాక్ల స్థానాన్ని మరియు వైర్ పొడవులను తగ్గించడాన్ని మాత్రమే చూశాము ఇప్పుడు మనకు అదనపు పారామీటర్లు ఉన్నాయి అవి స్లాక్ను తగ్గించడం డిలే ని తగ్గించడం మొదలైనవి కాబట్టి మీకు ఇప్పుడు ప్లేస్మెంట్ టూల్ మరియు టైమింగ్ ఎనాలసిస్ టూల్ ఒకదానితో ఒకటి పనిచేసే వాతావరణం ఇప్పుడు ఉంది ఇక్కడ మనంకొన్ని పద్ధతులను ప్రస్తావించాము మరింత ముందస్తు పద్ధతులు కూడా అందుబాటులో ఉన్నాయి కానీ ఇక్కడ మనం వాటిని చర్చించలేదు అవి నిజంగా ఒకదానితో ఒకటి పని చేస్తాయి మరియు అవి పెద్ద డిజైన్లను కూడా నిర్వహించగలవు ఎందుకంటే ఇండస్ట్రియల్ డిజైన్ పెద్దగా ఉంటాయని చూశారు టైం కాంప్లెక్సిటీ పెద్దగా లేని పద్ధతి అవసరం వాస్తవానికి ఎక్యురెసి కలిగి ఉండాలి అలాగే స్కేలబిలిటీ కోసం కూడా చూడాలి నేటి సినారియోలో ఆచరణాత్మకంగా పెద్ద సర్క్యూట్లను హ్యాండిల్ చేయగల పద్ధతి అవ్వాలి కాబట్టి ఇప్పుడు మనం టైమింగ్ డ్రివెన్ ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకున్నాం మా తదుపరి పాఠంలో సమయంలో ఇతర సమస్యల గురించి తెలుసుకుందాం ఉదాహరణకు టైమింగ్ అవేర్ రూటింగ్ టైమింగ్ డ్రివెన్ రూటింగ్ కాబట్టి నెట్స్ కోసం జామెట్రీ కనెక్షన్ లను ఎలా తయారు చేయాలి కొన్ని టైమింగ్ అంచనాలు లేదా టైమింగ్ బడ్జెట్లు ఎలా సంతృప్తికరంగా ఉంటాయి మరియు చివరకు టైమింగ్ ఎనాలిసిస్ టూల్ నుండి లభించే కొన్ని టైమింగ్ బడ్జెట్లను సంతృప్తి పరచాల్సి వచ్చినప్పుడు మీ నెట్లిస్ట్లో ఎనొటేశన్ లేదా మాడిఫికేషన్ ఎలా చేయాలి లేదా మీ పరికరాల్లో ఆ సమయ విశ్లేషణ లేదా అవసరాలను ఎలా తీర్చవచ్చు కాబట్టి దీనితో మనం ఈ పాఠం చివరికి వచ్చాము ధన్యవాదము